మేము ఎక్కడ ఉన్నామో మీకు తెలుసా మేము ఆసియాలోని అత్యుత్తమ ట్రాక్ మరియు ఫీల్డ్ ట్రైనింగ్ ప్రదేశాలలో ఉన్నాము అందుకే మేము ఇక్కడ ఉన్నాము మూలకారణాన్ని చాలా తేలికగా గుర్తించడంలో మీకు సహాయపడే విశ్లేషణ సాధనాన్ని చర్చించడానికి మేము ఇక్కడ ఉన్నాము కాబట్టి ఒక కథ ద్వారా నా విద్యార్థులలో ఒకరు తరగతులకు ఆలస్యంగా రావడంలో చాలా క్రమంగా ఉన్నారని నేను వివరించాలనుకుంటున్నాను కాబట్టి నేను నా సాధారణ పద్ధతులు ఉపయోగించాను వ్యంగ్యం అతన్ని అన్ని హాస్యాస్పదంగా మార్చడం నేను అతనికి హాజరు ఇవ్వనని అతన్ని బెదిరించడం వాటిలో ఏ పద్ధతులు పని చేయలేదు కాబట్టి నేను చెప్పాను నేను ఒక క్క్రమపద్దతి గల వ్యక్తిని వ్యక్తిని నేను దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది ఇక్కడ నిజంగా ఏమి జరుగుతోంది నేను మల్టీ వై ఎనాలిసిస్ లేదా 5 వైస్ అనాలిసిస్ అనే సాధనాన్ని ఉపయోగిస్తానని అనుకున్నప్పుడు సాధనం చాలా సరళంగా పనిచేస్తుంది 5 సంవత్సరాల వయస్సులో ' ఎందుకు అన్ని చాలాసార్లు అడగండి ఇది సాధనం యొక్క సారాంశం ఇది 70 వ దశకంలో టయోటా చేత ప్రాచుర్యం పొందింది మరియు ఇది చాలా ప్రభావవంతంగా ఉంది ఎందుకంటే ఇది ఉపయోగించడం చాలా సులభం కాబట్టి నేను ఈ ప్రత్యేకమైన కథను చెప్తాను కాబట్టి ఈ వ్యక్తి విద్యార్థి నా తరగతులన్నింటికీ ఎందుకు ఆలస్యం అయ్యారు అతను ఆలస్యంగా నిద్రపోతున్నాడని తేలింది అతను తరగతికి ఆలస్యం కావడానికి ప్రధాన కారణం తద్వారా అతను ఎందుకు ఆలస్యంగా నిద్రపోతున్నాడు అనే ప్రశ్నలను అడిగాడు అతను పూర్తి చేయడానికి టన్నులు మరియు టన్నుల అసైన్మెంట్లను కలిగి ఉన్నాడు మరియు అందుకే అతను ఆలస్యంగా నిద్రపోతున్నాడు మరియు ఇప్పుడు అతడిని ఒక ప్రశ్న అడిగారు అతను పూర్తి చేయడానికి టన్నులు మరియు టన్నుల అసైన్మెంట్లను ఎందుకు కలిగి ఉన్నాడు అతను వాయిదా వేసేవాడు సమయానికి అన్ని పనులను చేయడానికి అతనికి నిజంగా సమయం లేదా క్రమశిక్షణ లేదు అందువల్ల అతను వాయిదా వేశాడు మరియు ప్రతిదీ ఆఖరి తేదీ దాక కూడబెట్టాడు మరియు అందువల్ల అతను ఆలస్యంగా మేల్కొన్నందున అతను తరగతికి ఆలస్యంగా వచ్చాడు ఇప్పుడు అతను ఎందుకు వాయిదా వేశాడు అతని కోర్సు లోడ్ కారణంగా అతను అలాంటి వాయిదా వేయడం అలవాటు చేసుకున్నాడు మరియు అతని అలవాట్లు ఏమిటి అందువల్ల అతను తరగతులకు ఎందుకు ఆలస్యం అయ్యాడనే దానితో మనము తిరిగి ప్రారంభించాము మరియు మనము అతని వ్యక్తిగత అలవాట్ల చూద్దాం కాబట్టి ఈ 5 వైస్ నిజంగా ఎలా పనిచేస్తాయో దానికి ఒక సాధారణ ఉదాహరణ మరియు మీరు లోతుగా వెళ్లి రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు అతను వాయిదా వేసేవాడు అన్ని అసైన్మెంట్లను సమయానికి చేయడానికి అతనికి నిజంగా సమయం లేదా క్రమశిక్షణ లేదు కాబట్టి అతను వాయిదా వేసాడు మరియు ప్రతిదీ గడువుకు చేరుకుంది మరియు అతను ఆలస్యంగా మేల్కొన్నందున అతను తరగతికి ఆలస్యంగా వచ్చాడు ఇప్పుడు అతను ఎందుకు వాయిదా వేసేవాడు అతని కోర్సు లోడ్ కారణంగా అతను అలా వాయిదా వేయడం అలవాటు చేసుకున్నాడు మరియు అదే అతని అలవాట్లు కాబట్టి అతను సాధారణ విషయానికి ఎందుకు ఆలస్యం అయ్యాడు మరియు మేము అతని వ్యక్తిగత అలవాట్లకు దిగి వచ్చాము కాబట్టి ఈ 5 ఎందుకు నిజంగా పని చేస్తాయనే దాని యొక్క ఒక సాధారణ ఉదాహరణ మరియు మీరు దాని దిగువ స్థాయికి చేరుకోవడానికి కూడా ప్రయత్నించవచ్చు ధన్యవాదాలు